హలో మరియు సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం ఇప్పుడు మీరు ఇంటర్నెట్ నుండి ఒక ప్రోగ్రామ్ను డౌన్లోడ్ చేశారని అనుకోండి మీరు ఆ ప్రోగ్రామ్ను విశ్వసించగలరా అని మీకు ఖచ్చితంగా తెలియదు మీరు ఆ ప్రోగ్రామ్ను అమలు చేస్తే మీ సిస్టమ్ రాజీపడవచ్చు లేదా ఆ ప్రోగ్రామ్ రహస్య సమాచారాన్ని దొంగిలించగలదా లేదా మీ సిస్టమ్ను క్రాష్ చేయగలదా మీ ఫైల్లను తొలగించగలదా అని మీకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఈ ప్రత్యేక ఉపన్యాసంలో అవిశ్వసనీయ ప్రోగ్రామ్లుగా మేము పిలిచే ఈ ప్రోగ్రామ్లు మరియు అనుసరించే ఉపన్యాసాలు మీ సిస్టమ్లో మీరు అవిశ్వసనీయ ప్రోగ్రామ్లను ఎలా అమలు చేయవచ్చో చూస్తాము ఈ ఉపన్యాసం అవిశ్వసనీయమైన మొత్తం అప్లికేషన్ను చూపిస్తుంది మరియు మీ సిస్టమ్పై మీకు నమ్మకం లేని అప్లికేషన్ను మీరు ఎలా నడుపుతారు అయితే భవిష్యత్ ఉపన్యాసం అవిశ్వసనీయమైన మాడ్యూల్స్ మరియు లైబ్రరీలను చూస్తుంది కాబట్టి ఉదాహరణకు మీరు ఒక అప్లికేషన్ను రన్ చేస్తున్నారని మరియు ఆ అప్లికేషన్ను అమలు చేయడానికి అవసరమైన మూడవ పార్టీ మాడ్యూల్ లేదా థర్డ్ పార్టీ లైబ్రరీని ఉపయోగిస్తారని మనకు తెలియచేయడం ఐనది ఇప్పుడు మీరు ఆ మాడ్యూల్ లేదా లైబ్రరీని ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఆ లైబ్రరీలో ఉన్న హానికరమైన కోడ్ ఉంటే మీకు ఖచ్చితంగా తెలియని లైబ్రరీని మీరు నిజంగా విశ్వసించగలరా అని మీకు తెలియదు కాబట్టి మీరు మీ రన్ ఎలా నడుపుతారు అనువర్తనాలు ఉపయోగించే మాడ్యూల్స్ మరియు లైబ్రరీలను విశ్వసించనప్పటికీ అప్లికేషన్ అన్న ప్రశ్న వస్తుంది కాబట్టి ఈ విషయానికి సంబంధించి కొన్ని స్పష్టమైన పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి మొదటిది ఎయిర్ గ్యాప్డ్ సిస్టమ్స్ను ఉపయోగించడం కాబట్టి దీని అర్థం ఏమిటంటే మీ LAN లో ఉన్న అన్ని ఇతర కంప్యూటర్ల నుండి పూర్తిగా వేరుచేయబడిన కంప్యూటర్ను మీరు కలిగి ఉండవచ్చు మీ నెట్వర్క్లో మీరు అవసరమైన ఆపరేటింగ్ సిస్టమ్లను ఉపయోగించటానికి సిద్ధంగా ఏర్పాటు చేయవచ్చు మరియు ఈ ప్రత్యేక అంకితమైన వ్యవస్థలో ఉన్న అన్ని ఇతర సాఫ్ట్వేర్లు మరియు మీ నమ్మదగని అనువర్తనాన్ని అక్కడ అమలు చేయండి క్లౌడ్ కంప్యూటింగ్ పరిసరాలలో చాలా తరచుగా అవలంబించే మరొక ఎంపిక వర్చువల్ యంత్రాలను కలిగి ఉండటం కాబట్టి ఈ పరిష్కారంతో మీరు మీ సిస్టమ్లో వర్చువల్ మిషన్ను సృష్టించవచ్చు ఆ వర్చువల్ మెషీన్లో అతిథి ఆపరేటింగ్ సిస్టమ్లను ఉపయోగించటానికి సిద్ధంగా చేసి ఆ వర్చువల్ మెషీన్లో అవిశ్వసనీయ ప్రోగ్రామ్లను అమలు చేయవచ్చు ఇప్పుడు మూడవ పరిష్కారం డాకర్స్ వంటి కంటైనర్లను ఉపయోగించడం అంత బలంగా లేదు ఎయిర్ గ్యాప్డ్ సిస్టమ్స్ మరియు వర్చువల్ మిషన్లుగా అయితే మీరు మీ అవిశ్వసనీయ అనువర్తనాలను అమలు చేయగల కొంత స్థాయి ఒంటరిగా అందించగలుగుతారు కాబట్టి మనం చూసేది ఏమిటంటే ఈ పరిష్కారాలన్నీ ఎయిర్ గ్యాప్డ్ సిస్టమ్స్ వర్చువల్ మెషీన్స్ మరియు కంటైనర్లు కొంతవరకు ఒంటరిగా ఉంటాయి ఇందులో అవిశ్వసనీయ అనువర్తనం అమలు చేయగలదు అయితే ఇవన్నీ చాలా ముతక ధాన్యం పరిష్కారాలు కాబట్టి దీని అర్థం మనం ప్రతి ఒక్కటి ఈ పరిష్కారాలలో ఎయిర్ గ్యాప్ సిస్టమ్లతో ఉదాహరణకు ఒక ప్రత్యేకమైన పరిధి ఉండాలి అవిశ్వసనీయ ప్రోగ్రామ్ను అమలు చేయడానికి మీకు పోటీ అంకితమైన కంప్యూటర్ అవసరం వర్చువల్ మిషన్లతో మీ సిస్టమ్లో మొత్తం వర్చువల్ మెషీన్ ఉండవలసి ఉంటుంది అదేవిధంగా కంటైనర్లతో మీ సిస్టమ్లో డాకర్ వంటి కంటైనర్ అవసరం కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం చూడబోయేది చక్కటి ధాన్యం పరిష్కారం ఇది ఎంటిటీలను వేరు చేసి సృష్టించడానికి రిమోట్ విధానం కాల్ లేదా RPC లను ఉపయోగిస్తుంది ఈ ఉపన్యాసంలో మేము పరిగణించే దృష్టాంతం ఈ క్రింది విధంగా ఉంది మనకు ఒక సిస్టమ్లో పెద్ద అప్లికేషన్ నడుస్తుందని చెప్పండి కాబట్టి ఈ అనువర్తనం అనేక విభిన్న మోడళ్లను కలిగి ఉంది మరియు ఈ మాడ్యూళ్లన్నీ ఒకే అప్లికేషన్ ప్రక్రియలోనే నడుస్తాయి ఇప్పుడు చాలా ఉన్నాయి మనము చూసినట్లుగా ఈ ప్రత్యేక అనువర్తనంలో ఉన్న దుర్బలత్వం ఒక దుర్బలత్వం దోపిడీకి గురైనప్పటికీ దాడి చేసిన వ్యక్తి ఆ నిర్దిష్ట అనువర్తనానికి ప్రాప్యతను పొందగలుగుతాడు మరియు అందువల్ల మొత్తం అప్లికేషన్ స్థలానికి ప్రాప్యతను పొందుతాడు అందువల్ల మనకు కావలసింది ఏమిటంటే అటువంటి అనువర్తనాన్ని రూపొందించండి తద్వారా అనువర్తనంలో దుర్బలత్వం ఉన్నప్పటికీ దాడి చేసిన వ్యక్తికి పరిమితమైన సమాచారం ఉంటుంది అది దోపిడీకి గురయ్యే దుర్బలత్వం నుండి పొందవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం చూడబోయేది ఏమిటంటే మనము ఇంత పెద్ద అప్లికేషన్ను ఎలా డిజైన్ చేస్తాము తద్వారా దాడిచేసే వ్యక్తి దుర్బలత్వం పొందినప్పటికీ ఆ దోపిడీ వల్ల కలిగే నష్టం పరిమితం మరియు మొత్తం అప్లికేషను ఒకే దోపిడీ ద్వారా ప్రభావితం కాకూడదు అధిక స్థాయిలో మనం చేయబోయేది ఏమిటంటే మేము ఈ పెద్ద అనువర్తనాన్ని అనేక ఉప మాడ్యూల్స్గా విడదీయబోతున్నాము ఇది ఇలా కనిపిస్తుంది ఈ ఉప మాడ్యూల్స్ ప్రతి ఒక్కటి రిమోట్ విధానం కాల్ లేదా RPC లను ఉపయోగించి ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయి ఇప్పుడు ఈ ఉప మాడ్యూల్స్ ప్రతి ఒక్కటి స్వతంత్ర ప్రక్రియగా నడుస్తాయి కాబట్టి ఈ ప్రక్రియ మాడ్యూళ్ళలో ఒకదానిలో దాడి చేసేవారు ఒక దుర్బలత్వాన్ని దోపిడీ చేస్తే దాడి చేసేవారు ఆ నిర్దిష్ట మాడ్యూల్కు మాత్రమే ప్రాప్యత పొందగలరని దీని అర్థం ఈ మూడు వంటి ఇతర మాడ్యూల్ రాజీపడదు అందువల్ల అవి మొత్తం అనువర్తనంలో ఒకే మాడ్యూల్కు మాత్రమే జరిగే నష్టాన్ని కలిగి ఉంటాయి ఈ విధానం కోసం కేస్ స్టడీగా మేము ఈ ప్రత్యేకమైన పత్రము ఇక్కడ చూస్తాము ఇది OKWS వెబ్ సర్వర్ అని పిలవబడేదాన్ని డిజైన్ చేస్తుంది కాబట్టి ఇది ఒక సాధారణ వెబ్ సర్వర్ను ఎలా దోపిడీ చేయగలదో మరియు వెబ్ సర్వర్ను ఎలా రూపొందించాలో చూపిస్తుంది అధిక స్థాయి భద్రత కేస్ స్టడీగా మేము ఈ ప్రత్యేకమైన పత్రము OKWS వెబ్ సర్వర్లో మేము చూపిస్తాము కాబట్టి ఈ పత్రము 2004 లో ప్రచురించబడింది మరియు ఇందులో అపాచీ వెబ్ సర్వర్ను మరియు అపాచీలో ఉన్న అన్ని దుర్బలత్వాలను వాస్తవంగా పునరావృతం చేయడంతో మొదలవుతుంది 2004 లో వెబ్ సర్వర్ మరియు ఇది వెబ్ సర్వర్ రూపకల్పన కోసం మెరుగైన విధానం కోసం ఒక డిజైన్ను కూడా అందిస్తుంది కాబట్టి ఈ వెబ్ సర్వర్ను OKWS వెబ్ సర్వర్ అని పిలుస్తారు కొన్ని అంశాలు ఇప్పుడు భిన్నంగా ఉన్నప్పటికీ ఇది ఇప్పటికీ చాలా ఆసక్తికరమైన కేస్ స్టడీని చేస్తుంది కాబట్టి 2004 లో ఒక సాధారణ వెబ్ సర్వర్ ఎలా ఉంటుందో చూద్దాం వెబ్ సర్వర్ ఒక సాధారణ వెబ్ సర్వర్లో ఇలాంటి మాడ్యూల్స్ ఒకే చిరునామా స్థలంలో నడుస్తాయి కాబట్టి క్లయింట్ వెబ్ బ్రౌజర్ క్లయింట్ ద్వారా ఈ వెబ్ సర్వర్కు కనెక్ట్ అయినప్పుడల్లా దాని వెబ్ సర్వర్లోని కనెక్షన్ మాడ్యూల్ ప్రేరేపించబడుతుంది మరియు కనెక్షన్ మాడ్యూల్ అప్పుడు కనెక్షన్ గురించి వివరాలను వివరిస్తుంది మరియు ఆ సమాచారాన్ని వేరే మాడ్యూళ్ళలో ఒకదానికి పంపుతుంది ఉదాహరణకు వెబ్ బ్రౌజర్ క్లయింట్ గుప్తీకరించిన పేజీ కోసం అభ్యర్థించినట్లయితే కనెక్షన్ మాడ్యూల్ ఆ సమాచారాన్ని వెబ్ సర్వర్లో ఉన్న SSL మాడ్యూల్కు పంపుతుంది మరోవైపు క్లయింట్ PHP పేజీ కోసం అభ్యర్థిస్తే కనెక్షన్ మాడ్యూల్ ఆ అభ్యర్థనను PHP మాడ్యూల్కు పంపుతుంది ఇంకా తద్వారా ప్రాప్యత చేయబడిన ఒక బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది వెబ్ సర్వర్లో ఉన్న అన్ని విభిన్న మాడ్యూళ్ళ కాబట్టి నిర్దిష్ట ప్రాప్యతకు అనుగుణంగా ప్రతిస్పందన కనెక్షన్ మాడ్యూల్ ద్వారా క్లయింట్కు తిరిగి వెళుతుంది ఇప్పుడు ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు ఏమిటంటే కనెక్షన్ మాడ్యూల్ కోర్ మాడ్యూల్స్ మరియు ఇతర నిర్దిష్ట మాడ్యూల్స్ వంటి ఒకే మాడ్యూల్స్ ఒకే అడ్రస్ స్థలం నుండి నడుస్తాయి అవన్నీ ఒకే ప్రక్రియగా నడుస్తాయి మనకు ఈ వెబ్ సర్వర్కు కనెక్ట్ అయ్యే క్లయింట్లు బహుళ ఉంటే అప్పుడు ప్రతి ప్రక్రియను ఒకే సంబంధిత క్లయింట్ను స్పందించే బహుళ ప్రక్రియలు ఉన్నాయి బ్యాక్ ఎండ్ డేటాబేస్ సర్వర్ అదే విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒకే వెబ్ సర్వర్ బహుళ వెబ్ పేజీలను హోస్ట్ చేస్తుంది ఉదాహరణకు సింగిల్ వెబ్ సర్వర్ హోస్ట్ చేయగలదు సెర్చ్ ఇంజిన్ మరియు రోజువారీ వార్తాపత్రికను చెప్పనివ్వండి కాబట్టి ఈ రెండూ చివరకు నిర్వహించబడతాయి సింగిల్ డేటాబేస్ సర్వర్ ఇప్పుడు ఈ మొత్తం సిస్టమ్ యొక్క భద్రత డేటాబేస్ సర్వర్లో ఉంది సెర్చ్ ఇంజన్ వెబ్పేజీ మరియు వార్తాపత్రిక వెబ్ పేజీల మధ్య అందించబడిన ఒంటరిగా డేటా బేస్ సర్వర్ యొక్క ముతక గ్రెయిన్డ్ యాక్సెస్ కంట్రోల్ విధానాల ద్వారా మాత్రమే నియంత్రించబడుతుంది అంతేకాకుండా ప్రతి వెబ్ సర్వర్ ఒకే చిరునామా స్థలంలో నడుస్తున్నందున ఈ మాడ్యూళ్ళలో ఏ ఒక్క దుర్బలత్వం మొత్తం వెబ్ సర్వర్ను రాజీ చేస్తుంది మరియు మొత్తం డేటా బేస్ సర్వర్ను కూడా రాజీ చేస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నది T1 మరియు T2 అనే రెండు ప్రక్రియలు అని అనుకోండి మరియు ఈ రెండు ప్రక్రియలు యూజర్ 1 మరియు యూజర్ 2 అనే రెండు క్లయింట్లచే సృష్టించబడ్డాయి కాబట్టి ఉదాహరణకు యూజర్ 1 కనెక్ట్ అవుతుందని అనుకుంటే వెబ్ సర్వర్ మరియు వెబ్ సర్వర్లో హోస్ట్ చేయబడిన సెర్చ్ ఇంజిన్ను ఉపయోగిస్తోంది వినియోగదారు 1 కొత్త ప్రక్రియను కనెక్ట్ చేసినప్పుడు మేము చర్చించినట్లుగా ఇది ప్రక్రియ P1 మరియు వినియోగదారు నుండి వచ్చిన ప్రశ్న ఆధారంగా డేటా బేస్లోని సంబంధిత సేవ ప్రాప్యత చేయబడింది ఈ సందర్భంలో ఈ సేవ సెర్చ్ ఇంజిన్ యొక్క డేటా బేస్ అవుతుంది మరియు ఫలితం వినియోగదారు 1 కి తిరిగి పంపబడుతుంది ఇప్పుడు ఇదే విధంగా ఇద్దరు యూజర్ ఉన్నారని మరియు ఈ యూజర్ 2 ఒకే వెబ్కు కనెక్ట్ అవుతుందని చెప్పుకుందాం సర్వర్ మరియు వార్తాపత్రిక వెబ్ పేజీని ఉపయోగిస్తోంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక రేఖా చిత్రం వివిధ ఎంటిటీలు ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి ఉన్నాయో చూపించే డిపెండెన్సీ రేఖా చిత్రం కాబట్టి ఉదాహరణకు ఇక్కడ ఉన్న ప్రతి హెచ్ సిస్టమ్ రాజీపడినప్పుడు ఆధారపడటాన్ని నిర్ణయిస్తుంది ఉదాహరణకు ప్రక్రియ P1 రాజీపడుతుంది తరువాత T1 నుండి H S1 కు సేవ S1 కూడా రాజీ పడుతుందని సూచిస్తుంది మొత్తం వెబ్ సర్వర్కు ఉన్న సింగిల్ అడ్రస్ స్థలం కారణంగా సి 1 అడ్రస్ స్థలం కారణంగా సెర్చ్ ఇంజిన్ను ప్రశ్నించడానికి మాత్రమే పి 1 ఉద్దేశించినప్పటికీ వార్తాపత్రికకు అనుగుణమైన ఎస్ 2 సేవ కూడా రాజీ పడింది అదేవిధంగా ఇతర రాష్ట్ర డేటా T1 T2 T3 T4 కూడా రాజీ పడింది ఫలిత ప్రక్రియ P1 దోపిడీకి గురైనందున వెబ్ సర్వర్లో దుర్బలత్వం ఉందని చెప్పుకుందాం ఇప్పుడు మనము ఈ ఒకే దోపిడీ ఫలితాన్ని కనుగొంటాము కాబట్టి డిపెండెన్సీ రేఖా చిత్రం ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి సేవ 1 మరియు సర్వీస్ 2 పి 1 కి అనుసంధానించబడినందున పి 1 ప్రక్రియలో దోపిడీ లేదా దుర్బలత్వంకి గురిఅయింది సేవ 2 రాజీపడినందున అదేవిధంగా సేవ 1 వలె సేవ 1 రాజీపడినందున మొత్తం డేటా బేస్ రాజీపడుతుంది ఇప్పుడు T1 T2 T3 మరియు T4 రాష్ట్రాలు రాజీ పడ్డాయి మరియు అందువల్ల వినియోగదారు 1 మరియు వినియోగదారు 2 రాజీ పడ్డారు కాబట్టి ఈ డిపెండెన్సీ రేఖా చిత్రం నుండి మనం చూసేది ఏమిటంటే వెబ్ సర్వర్లోని ఒక నిర్దిష్ట ప్రక్రియలో ఒకే దుర్బలత్వం అన్ని వినియోగదారులను మరియు అందరినీ రాజీ చేస్తుంది వెబ్ సర్వర్ మద్దతిచ్చే సేవలు కాబట్టి ఈ డిజైన్ ఆర్కిటెక్చర్ కారణంగా 2004 కి ముందు అపాచీ యొక్క వెబ్ సర్వర్లపై ఏడు వేర్వేరు దాడులు జరిగాయి కాబట్టి కొన్ని దాడులు 2002 లో అనాలోచిత డేటా బహిర్గతం ఇక్కడ వినియోగదారులు సున్నితమైన లాగ్ సమాచారాన్ని పొందగలరు రిమోట్ కోడ్ను అమలు చేయడానికి బఫర్ ఓవర్ఫ్లోలు దోపిడీకి గురయ్యాయి సేవా దాడులను తిరస్కరించడం జరిగింది మరో స్క్రిప్టింగ్ దాడులు కూడా అదే సమయంలో ఉన్నాయి ఇప్పుడు మనము ఈ రోజు సమీక్షించబోయే OKWS వెబ్ సర్వర్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజెస్ అని పిలుస్తారు కాబట్టి ఇది చాలా ప్రాథమిక సూత్రాలు ఇది చాలా భద్రతా డిజైన్ లను కలిగి ఉంటుంది ఈ హక్కుల యొక్క సూత్రం దాడి చేయడానికి చాలా హాని కలిగించే వ్యవస్థ యొక్క అంశాలు దాడి చేసేవారికి చాలా తక్కువ ఉపయోగకరమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సూత్రానికి అనుగుణంగా ఉండే వ్యవస్థను రూపొందించడానికి తక్కువ ప్రివిలేజెస్ యొక్క మనము మొదట వ్యవస్థను అనేక ఉప వ్యవస్థలుగా లేదా అనేక ఉప మాడ్యూళ్ళలో మరియు అధికారాన్ని చక్కటి ధాన్యపు పద్ధతిలో అమలు చేయాలి ముఖ్యంగా ప్రతి ఉప మాడ్యూళ్ళకు పరిమితమైన అధికారాలను ఇవ్వాలి తద్వారా అది అమలు చేయగలదు కాబట్టి మీ సిస్టమ్లోని యుఎస్పి పరికరాన్ని మాత్రమే యాక్సెస్ చేసే ఒక నిర్దిష్ట మాడ్యూల్ మనకు ఉందని చెప్పండి అందువల్ల మీ సిస్టమ్ను ఈ విధంగా రూపొందించాలి తద్వారా ఈ ప్రత్యేకమైన మాడ్యూల్కు యుఎస్బి నుంచి చదవడానికి మరియు వ్రాయడానికి మాత్రమే ప్రాప్యత ఇవ్వబడుతుంది మరియు ఏదైనా ఇతర సిస్టమ్ వనరులను ఆక్సెస్ చెయ్యడానికి సాధ్యం కాదు అదే విధంగా తక్కువ అధికార సూత్రాలు ప్రతి మాడ్యూల్కు వర్తించవచ్చు మరొక ఉదాహరణ చెప్పుకుంటే మనకు ఒక ప్రత్యేకమైన మాడ్యూల్ ఉంది ఇది సిస్టమ్లోని ఒక ఫైల్ నుండి మాత్రమే చదివి వ్రాస్తుంది అందువల్ల నిర్దిష్ట మాడ్యూల్లో సిస్టమ్ ఉండాలి దుర్బలత్వం ఉన్నప్పటికీ మరియు దాడి చేసిన వ్యక్తి నిర్దిష్ట మాడ్యూల్ను దోపిడీ చేసి రాజీ చేయగలడు రాజీపడే ఏకైక ఫైల్ రాజీపడే ఒక ఫైల్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఒక నిర్దిష్ట మాడ్యూల్ కోసం ఈ కనీస ప్రాప్యతను సాధించడానికి సిస్టమ్ నిర్వచించబడాలి తద్వారా ఈ కనీస ప్రాప్యతను సాధించడానికి ఉప వ్యవస్థల మధ్య ఇరుకైన ఇంటర్ఫేస్లు ఉంటాయి ఉప వ్యవస్థల మధ్య నిర్వచించవలసినది ఏమిటంటే వివిధమధ్య ఇంటర్ఫేస్ మాడ్యూళ్ళ వీలైనంత ఇరుకైనదిగా ఉండాలి అంటే రెండు మాడ్యూల్స్ ఉంటే ఒక మాడ్యూల్ మరొక మాడ్యూల్లో రెండు ఫంక్షన్లను పిలుస్తుంది అప్పుడు సిస్టమ్ అటువంటి వాటిలో నిర్వచించబడాలి ఆ రెండు ఫంక్షన్లను మాత్రమే ప్రేరేపించగల మార్గం మరియు రెండవ మాడ్యూల్ నుండి ఇతర ఫంక్షన్ మొదటి మాడ్యూల్ నుండి యాక్సెస్ చేయబడదు అటువంటి సురక్షితమైన వ్యవస్థను రూపకల్పన చేసేటప్పుడు కీలకమైన ఈ ఇతర అంశాలతో పాటు సిస్టమ్ వెలుపల ఎవరైనా భద్రతను అమలు చేయాలి ఉదాహరణకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు పెద్ద అప్లికేషన్ను డిజైన్ చేస్తుంటే భద్రతా నిర్వాహకుడిని నిర్ధారించుకోవాలి లేదా నిర్దిష్ట అనువర్తనం యొక్క భద్రతను వాస్తవంగా నిర్వహించే భాగం ఆ అనువర్తనానికి వెలుపల ఉన్న ఒక సంస్థ మరియు ఇది అవసరం ఎందుకంటే అనువర్తనంలోని భద్రతా మాడ్యూల్ రాజీపడితే మొత్తం అప్లికేషన్ కూడా రాజీపడుతుంది మరోవైపు ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ భద్రతకు బాధ్యత వహిస్తే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ వెలుపల ఉంది అందువల్ల అప్లికేషన్కు ప్రాప్యత పొందడానికి దాడి చేసేవారు ఆపరేటింగ్ సిస్టమ్ను రాజీ చేయవలసి ఉంటుంది మరియు ఇది మరొకదానికి చాలా రెట్లు ఎక్కువ కష్టం ఉపయోగకరమైన ఊహ ఏమిటంటే దాడి సందర్భంలో వినియోగదారుకు దగ్గరగా ఉండే ఇంటర్ఫేస్లో దాడులు జరిగే అవకాశం ఉంది ఉదాహరణకు నెట్వర్క్ ఇంటర్ఫేస్లు కాబట్టి ఈ రకమైన ఇంటర్ఫేస్లను రక్షించడం చాలా క్లిష్టమైనది కాబట్టి ఇప్పుడు OKWS వెబ్ సర్వర్కు తక్కువ ప్రివిలేజ్ల సూత్రం ఎలా వర్తింపజేస్తుందో చూద్దాం ఈ విషయం గురించి మరిన్ని వివరాలను ఈ పత్రము నుండి డౌన్లోడ్ చేయగల ఈ OKWS పేపర్ నుండి పొందవచ్చు కాబట్టి తక్కువ ప్రివిలేజెస్ సూత్రాన్ని సాధించడానికి OKWS వెబ్ సర్వర్ కొన్ని నియమాలతో రూపొందించబడింది మొదటి నియమం ప్రతి స్వతంత్ర సేవ లేదా ప్రతి స్వతంత్ర మాడ్యూల్ స్వతంత్ర ప్రక్రియలో నడుస్తుంది ఉదాహరణకు మీకు రెండు వేర్వేరు సేవలు ఉంటే ఉదాహరణకు ఒకటి సెర్చ్ ఇంజిన్ మరియు మరొకటి రోజువారీ వార్తాపత్రిక అని చెప్పండి వీటిలో ప్రతి ఒక్కటి స్వతంత్ర ప్రక్రియలో నడుస్తాయి ఇలా చేయడం ద్వారా మేము అవసరమైన దానికంటే ఎక్కువ కోట్ను బహిర్గతం చేయలేము OKWS వాస్తవానికి ఉపయోగించే మరొక సూత్రం ఏమిటంటే ప్రతి సేవ ప్రత్యేక క్రూట్ జైలులో నడుస్తుంది లేదా రూట్ జైలును మార్చాలి కాబట్టి మనం ch రూట్ జైలు అంటే ఏమిటనే దాని గురించి మరిన్ని వివరాలను చూస్తాము కాని ముఖ్యంగా ఈ ప్రత్యేక స్థానం ఏమిటంటే అవసరమైన ఫైళ్ళను మాత్రమే యాక్సెస్ చేయడానికి ఒక నిర్దిష్ట సేవ చేయగలదు కాబట్టి అవసరం లేని మరికొన్ని ఫైల్లను యాక్సెస్ చేయదు ఒక నిర్దిష్ట సేవ దాని ఆపరేషన్కు మూడవది OKWS వెబ్ సర్వర్ ఒక ప్రత్యేకమైన సిస్టమ్పై నడుస్తున్నందున ప్రతి ప్రక్రియ వేరే అవాంఛనీయ వినియోగదారుగా నడుస్తుంది ఏమి నిర్ధారిస్తుంది ప్రతి ప్రక్రియ మరియు వివిధ సేవలను కలిగి ఉన్న ప్రక్రియ వేర్వేరు వినియోగదారులుగా నడుస్తుంది అందువల్ల మేము ఒక సెర్చ్ ఇంజిన్ను ఒక నిర్దిష్ట వినియోగదారుగా నడుపుతాము అలాగే రోజువారీ వార్తాపత్రిక వేరే వినియోగదారుగా నడుస్తుంది కాబట్టి ఇలా చేయడం ద్వారా ప్రక్రియ మరొక ప్రక్రియ నుండి మనం మరింత వేరుచేయగలుగుతాము ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది తద్వారా ఒక ప్రక్రియ ఇతర ప్రక్రియను డీబగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది లేదా ఇతర ప్రక్రియ యొక్క అంతర్గత విషయాలను చదవడానికి ప్రయత్నిస్తుంది OKWS వెబ్ సర్వర్ రూపొందించబడిన చివరి సూత్రం ఏమిటంటే ఇది డేటాబేస్ యాక్సెస్ హక్కుల యొక్క ఇరుకైన సమితిని అందిస్తుంది ఇలా చేయడం ద్వారా OKWS వెబ్ సర్వర్ డేటాబేస్ సేవకు అవాంఛనీయ ప్రాప్యతను నిరోధిస్తుంది OKWS వెబ్ సర్వర్ ప్రతిదాన్ని ఎలా ఉపయోగిస్తుందనే దాని గురించి మేము వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ డిజైన్ నియమాలలో మాకు ప్రత్యేకమైన వ్యవస్థల గురించి రెండు ప్రాథమిక అంశాలు అవసరం కాబట్టి అవసరమైన భద్రతను అందించడానికి OKWS సర్వర్ అంతర్లీన ప్రత్యేక వ్యవస్థపై ఆధారపడుతుంది అవసరమైన మొత్తాన్ని ఒంటరిగా సాధించడానికి OKWS వెబ్ సర్వర్ రూపకల్పనలో మూడు ప్రత్యేకమైన సాధనాలు విస్తృతంగా ఉపయోగించబడతాయి కాబట్టి ఒకటి మార్పు రూట్ క్రూట్ మరియు మీరు రూట్ మరియు setuid కోసం మ్యాన్ పేజీలను గూగుల్ చేయవచ్చు లేదా చూడవచ్చు కాబట్టి ఒకటి మార్పు రూట్ ఇది ఒక ప్రక్రియ చూడగలిగే ఫైల్ సిస్టమ్ను తప్పనిసరిగా నిర్వచిస్తుంది మొత్తం OKWS భద్రత భద్రతపై ఆధారపడి ఉన్న అంతర్లీనమైన ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ అందిస్తుంది ఓకెడబ్ల్యుఎస్ వెబ్ సర్వర్ చేత చాలా తరచుగా ఉపయోగించబడే మూడు చాలా ఉపయోగకరమైన సాధనాలు ఉన్నాయి కాబట్టి ఒకటి మార్పు రూట్ రెండవది setuid మరియు మూడవది మన మునుపటి ఉపన్యాసంలో చూసినట్లుగా ఫైల్ డిస్క్రిప్టర్లను పాస్ చేయడం రూట్ను మార్చండి మీరు ఈ ప్రత్యేకమైన సాధనం కోసం మ్యాన్ పేజీలను చూడవచ్చు మార్పు రూట్ను ఉపయోగించడం ద్వారా ఒక ప్రక్రియ చూడగలిగే ఫైల్ సిస్టమ్ను నిర్వచించవచ్చు సిస్టమ్లోని ప్రతి ప్రక్రియకు వేరే ఫైల్ సిస్టమ్ను నిర్వచించవచ్చు దీని ద్వారా సాధ్యమయ్యేది ప్రతి ప్రక్రియ వేరే ఫైల్ సిస్టమ్ను చూస్తుంది ఒక నిర్దిష్ట ఫైల్ సిస్టమ్ రాజీపడి దాడి చేసిన వ్యక్తి ఆ వ్యవస్థను రాజీ చేసి ఆ వ్యవస్థ నుండి షెల్ సృష్టించగలిగాడని అనుకుందాం దాడి చేసిన వ్యక్తి ఆ నిర్దిష్ట ప్రక్రియ ద్వారా కనిపించే ఫైళ్ళను ఇతర ప్రక్రియల ఫైళ్ళను మాత్రమే చూడగలడు దాడి చేసేవారికి పూర్తిగా కనిపించదు అందువల్ల మరో మాటలో చెప్పాలంటే దాడి చేసేవారికి ఫైళ్ళకు పరిమిత ప్రాప్యత ఉంటుంది మరియు అందువల్ల మరిన్ని అధికారాలను పొందలేరు మరియు ఉన్న ఇతర ఫైళ్ళను చూడలేరు మా మునుపటి ఉపన్యాసంలో మనం చూసిన రెండవ సాధనం ఏమిటంటే off setuid setuid కమాండ్ ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రక్రియను నిర్దిష్ట యూజర్ ఐడెంటిఫైయర్ లేదా యూజర్ ఐడిని ఉపయోగించి అమలు చేయవచ్చు దీనిని సాధించగలిగేది ఎలా ఆంటే ఒక ప్రక్రియలను ప్రారంభించవచ్చు మరియు వేర్వేరు అవాంఛనీయ వినియోగదారులుగా నడుస్తుంది OKWS లో ప్రతి వేర్వేరు ప్రక్రియలు OKWS వెబ్ సర్వర్లో వేరే వినియోగదారుగా నడుస్తాయి ప్రారంభమయ్యే ప్రతి వేర్వేరు ప్రక్రియ వేరే వినియోగదారుగా నడుస్తుంది అందువల్ల ఈ ప్రక్రియలలో దేనినైనా రాజీపడితే ఈ నిర్దిష్ట ప్రక్రియ మరొక ప్రక్రియ యొక్క అంతర్గత విషయాలను డీబగ్ చేయలేము లేదా కనెక్ట్ చేయలేము లేదా ఉపయోగించలేము setuid యొక్క మరో ఉపయోగకరమైన అనువర్తనం ఏమిటంటే మనము ఒక నిర్దిష్ట వినియోగదారు యొక్క అధికారాలను పరిమితం చేయగలము ఉదాహరణకు సిస్టమ్ నడుస్తుంటే ప్రత్యేక మోడ్ మరియు రాజీ పడితే దాడి చేసేవారు సిస్టమ్ పోర్టులకు వెళ్లడం వంటి ఇతర సిస్టమ్ వనరులను పరిమితం చేయగలము ఇప్పుడు setuid సాధనాన్ని ఉపయోగించి ఈ విషయాన్ని నిరోధించవచ్చు OKWS చేత దోపిడీ చేయబడిన మూడవ యుటిలిటీ ఏమిటంటే ప్రత్యేకమైన వ్యవస్థలలో ఒక ప్రక్రియ వాస్తవానికి సృష్టిస్తుంది ఫైల్ డిస్క్రిప్టర్లను మరియు ఆ ఫైల్ డిస్క్రిప్టర్లను ఇతర ప్రక్రియలకు పంపించగలదు మరియు రెండవ ప్రక్రియ ఫైల్ డిస్క్రిప్టర్లను పొందిన తర్వాత అది ఇతర తనిఖీలు లేకుండా అవసరమైన ఫైళ్ళను లేదా ఇతర ఫైళ్ళను యాక్సెస్ చేయగలదు కాబట్టి దీనిని ఉపయోగించడం ద్వారా పిల్లల ప్రక్రియ యొక్క అధికారాన్ని పెంచాల్సిన అవసరం లేకుండా ఒక నిర్దిష్ట ప్రక్రియను ప్రత్యేక ఫైల్ను యాక్సెస్ చేయగలుగుతాము ఇప్పుడు మనం డిపెండెన్సీ రేఖా చిత్రంకు తిరిగి వెళ్లి OKWS ఎలా రాజీపడగలదో దానికి సంబంధించి చూస్తే సిస్టమ్లోని చాలా తక్కువ భాగాలు రాజీ పడుతున్నాయని మనం గమనించగలము OKWS ప్రతి ప్రక్రియ ఒక సేవతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇది ప్రతి వినియోగదారు ఒక నిర్దిష్ట ప్రక్రియతో ముడిపడి ఉన్న అపాచీ కేసుకు భిన్నంగా ఉంటుంది కానీ OKWS తో మనకు ఒక సేవతో మాత్రమే ముడిపడి ఉంటుంది అందువల్ల ఒక ప్రక్రియ రాజీపడితే అది సంబంధిత సేవ మాత్రమే రాజీపడుతుంది మరియు ఆ సేవ యొక్క వినియోగదారులందరూ రాజీ పడతారు అందువల్ల T1 మరియు T3 రాజీపడిందని మనము చూస్తాము కాబట్టి సేవ S1 వెబ్ బ్రౌజింగ్కు అనుగుణంగా ఉందని చెప్పండి సేవ S2 వార్తాపత్రిక సేవకు అనుగుణంగా ఉంటుంది అయితే ఇప్పుడు సేవ S1 శోధన ఇంజిన్కు అనుగుణంగా ఉంటుందని సేవ S2 రోజువారీ వార్తాపత్రిక సేవకు అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు సెర్చ్ ఇంజన్ రాజీపడిందని ఊహిస్తూ సెర్చ్ ఇంజిన్కు సంబంధించిన అన్ని వినియోగదారులు మరియు అన్ని రాష్ట్రాలు రాజీపడతాయి మరోవైపు రోజువారీ వార్తాపత్రికకు సంబంధించిన అన్ని రాష్ట్రాలు మరియు సేవలు రాజీపడవు అందువల్ల మీరు ఆ ప్రక్రియను P2 S2 రోజువారీ వార్తాపత్రికకు అనుగుణమైన T2 మరియు T4 రాజీపడవు అయితే సెర్చ్ ఇంజిన్కు సంబంధించిన అన్ని భాగాలు రాజీపడతాయి తద్వారా OKWS ఒక సేవను మరొకటి నుండి వేరుచేయగలదని మీరు చూస్తారు భద్రతను సాధించడానికి ఇది ఉత్తమమైన మార్గం కానప్పటికీ సాధించిన భద్రత మరియు మొత్తం వ్యవస్థ యొక్క పనితీరు మధ్య ఇది మంచి మార్పిడి ఇప్పుడు ఒకరు వాస్తవానికి వివిధ నిర్బంధాల మధ్య కఠినమైన నిర్బంధంతో లేదా కఠినమైన ఒంటరితనంతో ఒక వ్యవస్థను రూపకల్పన చేస్తే ఇది ఇలా కనిపిస్తుంది అంటే వినియోగదారు రాజీపడితే ఆ వినియోగదారుకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే రాజీపడతాయి కాబట్టి ఉదాహరణకు యూజర్1 రాజీపడితే ప్రక్రియ P1 మరియు స్టేట్ డేటా T1 మరియు P2 రాజీపడతాయి కాబట్టి యూజర్ 2 ప్రక్రియ 2 మరియు మొదలైన వాటి గురించి ఏమీ రాజీపడదు ఇది ఆదర్శవంతమైన పరిస్థితి అయితే ఇది అమలు చేయడం చాలా సులభం కాదు కారణం ఏమిటంటే దీనిని ఆచరణలో అమలు చేయడానికి ఈ ప్రత్యేకమైన మోడల్తో వినియోగదారుకు ఒక ప్రక్రియ అవసరమవుతుంది అయితే ఇది వివిధ సంస్థల మధ్య చాలా కఠినమైన ఒంటరితనంతో గరిష్ట మొత్తంలో భద్రతను సాధిస్తుంది ఏదేమైనా ఆచరణలో ఈ రకమైన డిజైన్ను అమలు చేయడం వల్ల తలలపై గణనీయమైన పనితీరు లభించింది దీనికి కారణం మనకు ప్రతి వినియోగదారుకు ఒక ప్రక్రియ ఉంది మరియు మీరు వెబ్ సర్వర్కు కనెక్ట్ అయ్యే పెద్ద సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉంటే ప్రక్రియ సంఖ్య చాలా పెరుగుతుంది మరియు అందువల్ల పనితీరు క్షీణిస్తుంది మరోవైపు OKWS వెబ్ సర్వర్ డిజైన్ సూత్రం భద్రత మరియు సాధించిన పనితీరు మధ్య రాజీ లేదా ఒప్పందాన్ని సృష్టించగలదు కాబట్టి OKWS డిజైన్ గురించి కొంచెం వివరంగా చూద్దాం ఇప్పుడు డిజైన్లోని ప్రధాన భాగాలలో ఒకటి OKLD అని పిలువబడే ఈ ప్రత్యేక ప్రక్రియ కాబట్టి ఈ ప్రత్యేక ప్రక్రియ రూట్ యూజర్గా నడుస్తుంది మరియు ఇది రన్ అని పిలువబడే మార్పు రూట్ డైరెక్టరీలో నడుస్తుంది ఈ ప్రత్యేక ప్రక్రియ మొత్తం OKWS వెబ్ సర్వర్ను బూట్స్ట్రాప్ చేయడంలో జాగ్రత్త తీసుకుంటుంది ఇది అమలు చేయబడిన వివిధ ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది మరియు ఒక నిర్దిష్ట ప్రక్రియ క్రాష్ అయిందో లేదో నిర్ణయిస్తుంది అది క్రాష్ అయినట్లయితే అది నిర్దిష్ట ప్రక్రియను పున ప్రారంభిస్తుంది OKLD ప్రక్రియ అమలు చేయడం ప్రారంభించిన తర్వాత అది మరో రెండు ప్రక్రియలను సృష్టిస్తుంది OKD ఒక ప్రక్రియ మరియు OKLOGD ప్రక్రియ OKLOGD ప్రక్రియ యూజర్ OKLOGD తో మరియు లాగ్ అని పిలువబడే మార్పు రూట్ డైరెక్టరీలో నడుస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక ప్రక్రియ వెబ్ యొక్క ప్రతి కార్యాచరణను లాగిన్ చేయడంలో జాగ్రత్త తీసుకుంటుంది సర్వర్ కాబట్టి వాస్తవానికి ఇతర ప్రక్రియలు ఫైల్ సిస్టమ్కు వ్రాయాలనుకుంటే లేదా ఫైల్ సిస్టమ్లో ఏదైనా లాగిన్ చేయాలనుకుంటే అది వాస్తవానికి RPL కాల్ ద్వారా OKLOGD ప్రక్రియతో అందింస్తుంది ఇప్పుడు OKD ప్రక్రియ యూజర్ OKD తో మరియు ఫైల్ సిస్టమ్ రన్లో నడుస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక ప్రక్రియ ఏమి చేస్తుంది ఇది పోర్ట్ నంబర్ 80 ద్వారా బాహ్య కనెక్షన్లను వింటుంది మరియు అది నిర్దిష్ట సేవలకు అభ్యర్థనను ఫార్వార్డ్ చేస్తుంది కాబట్టి అభ్యర్థన చెల్లకపోతే అది అభ్యర్థన విచ్ఛిన్నమైతే రిమోట్ క్లయింట్కు HTTP 404 లోపాన్ని గ్రహించండి అది రిమోట్ క్లయింట్కు HTP 500 అభ్యర్థనను పంపగలదు కాబట్టి ప్రారంభించే మరొక సేవ PUBD సేవ ఇది www వినియోగదారుతో నడుస్తుంది మరియు ఇది ht డాక్స్ అని పిలువబడే చేంజ్ రూట్ డైరెక్టరీలో నడుస్తుంది కాబట్టి ఈ PUBD డైరెక్టరీ స్థానిక కాన్ఫిగరేషన్ ఫైల్స్ మరియు ఇతర html ఫైళ్ళకు కనీస ప్రాప్యతను అందిస్తుంది కాబట్టి ఇది మాత్రమే కలిగి ఉందన్న ప్రాప్యతను చదవడానికి మాత్రమే చదవండి కాబట్టి ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే వివిధ ప్రక్రియలలో ఇది OKLOGD ప్రక్రియ మాత్రమే ఇది సంబంధిత ఫైల్ సిస్టమ్కు చదవగలదు మరియు వ్రాయగలదు మిగతా అన్ని ప్రక్రియలు ఫైల్లకు మాత్రమే ప్రాప్యతను చదవగలవు ఇప్పుడు ఇవన్నీ సెటప్ అయిన తర్వాత OKLD అప్పుడు php సేవ SSL సేవ మరియు వివిధ సేవలను ఉత్పత్తి చేస్తుంది ఈ సేవలు ప్రతి ఒక్కటి వేరే రూట్ మరియు మార్పు రూట్ తో నడుస్తాయి ఫైల్ సిస్టమ్ను రన్ చేయండి ఇప్పుడు ఈ వివిధ ప్రక్రియలన్నింటినీ మార్పు రూట్ ఫైల్ సిస్టమ్ నుండి అమలు చేయగలమని గమనించండి ఎందుకంటే ఈ రన్ ఫైల్ సిస్టమ్ మాత్రమే సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు OKD మరియు వివిధ సేవల మధ్య కనెక్షన్లు ఉన్నాయి ప్రతి కనెక్షన్ కోసం అభ్యర్థించిన సేవను OKD అర్థం చేసుకుంటుంది మరియు ఆ అభ్యర్థనను సంబంధిత సేవకు బదిలీ చేస్తుంది పక్కపక్కనే OKD ప్రక్రియ మరియు వివిధ సేవల మధ్య RPC ల మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ RPC లు OKD మరియు సంబంధిత సేవల మధ్య అభ్యర్థనను బదిలీ చేయడానికి ఉపయోగించబడతాయి కాబట్టి ఈ విధంగా మనకు OKWS వెబ్ సర్వర్తో సంబంధం ఉన్న వివిధ ప్రక్రియలు ఉన్నాయి OKLD అనేది ఈ మొత్తం వెబ్ సర్వర్ యొక్క మూలం ఇది ఈ సేవలు ప్రతి ఒక్కటి ఆరోగ్యంగా నడుస్తున్నాయా అని పర్యవేక్షిస్తుంది మరియు నిర్ణయిస్తుంది అది లేకపోతే మరియు అది గుర్తించినట్లయితే ఈ సేవల్లో దేనినైనా ఆపివేయబడిన లేదా క్రాష్ చేయబడిన ఆ నిర్దిష్ట సేవను తిరిగి ప్రారంభిస్తుంది కాబట్టి పెద్ద వెబ్ సర్వర్ అనువర్తనంలో వివిధ మాడ్యూళ్ళను OKWS సమర్థవంతంగా నిర్వహించడం మరియు వేరుచేయగలదు కాబట్టి ఈ ధారావాహికలోని తరువాతి ఉపన్యాసంలో మనం చక్కటి ధాన్యపు విడిగా ఉంచడం ఎలా పొందాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ తలదాచుకోవడం ఏమిటంటే మనకు అనేక ప్రక్రియలు ఉన్నాయి మరియు ప్రతి ప్రక్రియ RPC లను ఉపయోగించి మరొకరితో కమ్యూనికేట్ చేస్తుంది కాబట్టి ఈ RPC లు చాలా ఉన్నాయి భారీగా ఉన్నందున వాటిలో ప్రతి ఒక్కటి సిస్టమ్ కాల్ను కలిగి ఉంటాయి మరియు అందువల్ల ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మనం మరింత సున్నితమైన గ్రెయిన్డ్ విడిగా ఉంచే విధానం చూద్దాము ఇక్కడ ఒంటరిగా ఒకే ప్రక్రియను సాధించవచ్చు ధన్యవాదాలు